ఇన్పుట్ ను స్టెప్ గా భావిస్తున్నాము కాబట్టి దీనిని స్టెప్ రెస్పాన్స్అని పిలుస్తాము మనకు మొదటి ఆర్డర్ సర్క్యూట్ ఉందంటే ఒక ప్రభావవంతమైన కెపాసిటర్ ఉంది మరియు అక్కడ ఏదైనా బ్రాంచ్ పరిమాణాన్ని తీసుకొని Vx లేదా కరెంట్ Ix అని చెప్తే ఇది మొదటి ఆర్డర్ సర్క్యూట్ మాత్రమే కాబట్టి ఉదాహరణకు మనం ఈ రకంతో ముందుకు సాగాలి ఇది మనం చేయగలిగిన ఆర్డర్ సర్క్యూట్ సోర్స్ ని 0 కి సెట్ చేసినప్పుడు మనము ఈ కెపాసిటర్ను సిరీస్ కలయిక తో సమాంతరంగా పొందుతాము సిరీస్ కలయికకు మనం చెప్పినట్లు ఎల్లప్పుడూ కొన్ని నిశ్చయతలని కలిగి ఉంటుంది కానీ మనము ఇప్పుడు ఆ విషయాలను విస్మరిస్తాము మరియు దానిని మొదటి ఆర్డర్ సర్క్యూట్ అని పిలుస్తాము ఇప్పుడు ఒక స్టెప్ ప్రతిస్పందన ఇన్పుట్ లేదా దానికి బహుళ ఇన్పుట్లను కలిగి ఉండవచ్చని అర్థం కానీ స్టెప్ ను పెంచే ఒకే ఇన్పుట్ను పరిగణిద్దాం సర్క్యూట్లో ఏదైనా వోల్టేజ్ లేదా ఏదైనా కరెంట్ యొక్క రెస్పాన్స్ అది కెపాసిటర్ వోల్టేజ్ కావచ్చు అది మరేదైనా కావచ్చు మనకు Vxఫైనల్ Vx ప్రారంభ వోల్టేజీల కోసం వ్రాస్తాము దీనిని 0 గా తీసుకోవాలి ఎందుకంటే ఇది 0 మరియు 0 కావచ్చు అది Vx ఫైనల్ కూడా కావచ్చు చివరిది ఇన్పైనేట్ కాబట్టి మనము దీనిని Vx0 Vx∞ గా కూడా వ్రాయగలము న్యాచురల్ రెస్పాన్స్ ఇది అంతరిస్తుంది ఇది e tτ చే గుణించబడుతుంది ఇప్పుడు అవకలన సమీకరణాన్ని వ్రాసి మరియు దాన్ని వ్యక్తిగతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము ఆపై డైరక్ డెల్టాను లేదా ఇంపల్స్ ఫంక్షన్ల ను పరిచయం చేయాల్సి ఉంటుంది ఎడమ మరియు కుడి వైపు సమతుల్యం చేసి పరిష్కరించడానికి ప్రయత్నించాలి కానీ ఇప్పుడు మనము కొన్ని సందర్భాల్లో దీనిని పరిష్కరించి కొన్ని సాధారణ నియమాలను వ్రాయగలము కాబట్టి ఈ రెస్పాన్స్ ను రాయడానికి మనకు Vx ∞ V x 0 మరియు T పరిమాణాలు అవసరం ఇప్పుడు సాధారణంగా కెపాసిటర్ వద్ద ప్రారంభ స్ధితి ఇవ్వబడినది అంటే సాధారణంగా ఈ స్టెప్ వర్తించే ముందు కెపాసిటర్లోని వోల్టేజ్ ఇవ్వబడింది ఇప్పుడు దాని నుండి మనం లెక్కించవలసి ఉంది ఈ మూలకం కెపాసిటర్ కాకపోవచ్చు అది మరేదైనా కావచ్చు ఉదాహరణకు వాటిలో RC సర్క్యూట్ లో రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ కోసం సమీకరణం లేదా రెసిస్టర్ అంతటా వోల్టేజ్ సమీకరణం వ్రాయడానికి ప్రయత్నించవచ్చు ఇది ఏదైనా బ్రాంచ్ మాడ్యూల్ కావచ్చు కాబట్టి ఇచ్చిన ప్రారంభ స్థితి నుండి మరియు t0 కి సమానమైన ఇన్పుట్ విలువ నుండి సర్క్యూట్ విశ్లేషణను ఉపయోగించడం ద్వారా మనం అన్ని బ్రాంచ్ వోల్టేజ్ లను కనుగొనవచ్చు కాబట్టి KVL మరియు KCL ను ఉపయోగించడం ద్వారా మనం మొదటి ఆర్డర్ సర్క్యూట్ పొందుతాము మనకు ఒక ఇన్షియల్ కండీషన్ మాత్రమే అవసరం కాబట్టి ఇన్పుట్ సోర్స్ కూడా తెలుసు అంటే మనకు ఇది 0 కి కూడా తెలుసు కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఒక సరళమైన ఉదాహరణ తీసుకుంటాము ఇది 0 నుండి 5 వోల్ట్ల స్టెప్ అవుతుంది మరియు దీని యొక్క ప్రారంభ పరిస్థితి 2 వోల్ట్లు ఇవ్వబడ్డాయి మరియు కరెంట్ IR ని కనుగొనడానికి ఆసక్తి కలిగి ఉన్నాము కాబట్టి మనం IR కోసం ఒక సమీకరణం వ్రాయాలనుకుంటున్నాను కాబట్టి మొదట స్టెప్ ఏమిటో వర్తించే ముందు IR అంటే ఏమిటి ఇది 1 కిలో Ω అని చెప్పాము కాబట్టి కుడిది 2 వోల్ట్ ఇది 2 మిల్లియాంప్స్ ప్రారంభంలో మనము వోల్ట్లను గ్రౌండ్ సంబంధించి 0 గా తీసుకుంటాము మనకు ఇక్కడ 0 వోల్ట్లు ఉన్నాయి మరియు అక్కడ 2 వోల్ట్లు ఉన్నాయి కనుక ఇది ఆ దిశలో ± 2 వోల్ట్లు కాబట్టి మనకు IR 2 మిల్లియాంప్స్ ఇప్పుడు ఇది మనకు తెలుసు మనం స్టెప్ ను వెంటనే వర్తింపజేయాలి కాబట్టి ఈ సందర్భంలో మనం మొదట 0 నుండి 0 కి వెళ్ళినప్పుడు మొదట లూప్ లో వోల్టేజ్ సోర్స్ మరియు కెపాసిటర్ మాత్రమే ఉన్నాయా అని చూడాలి మరో మాటలో చెప్పాలంటే రెసిస్టర్లను విస్మరించి మనకు వోల్టేజ్ సోర్స్ లు మరియు కెపాసిటర్లు మాత్రమే ఉన్నాయని మనంనిర్దారించుకోవాలి దానితో మనం కెపాసిటర్ వోల్టేజ్లలో ఏదైనా మార్పు ని కనుగొనడం కోసం పరిష్కరించవచ్చు ఈ సందర్భంలో స్టెప్ ను వర్తింపజేసిన తర్వాత కెపాసిటర్ వోల్టేజ్ యొక్క విలువ ఏమిటి ఇది 2 ఎందుకంటే వోల్టేజ్ సోర్స్ లు మరియు కెపాసిటర్ల లూప్స్ లేవు లేదా మనకు రెసిస్టర్లను తొలగిస్తే మొత్తం ఓపెన్ సర్క్యూట్ ఏమీ మారదు కాబట్టి దాని నుండి మనం IR 0ను లెక్కించవచ్చు ఇది 7 మిల్లియాంప్స్ మరియు IR యొక్క ఫైనల్ విలువ ఏమిటి దాన్ని ఎలా కనుగొనవచ్చు మనం సర్క్యూట్ లో కెపాసిటర్లను ఓపెన్ సర్క్యూట్ చేయాలి ఎందుకంటే మనం పీస్ వైస్ కాన్స్టాంట్ వోల్టేజీల వారీగా మాట్లాడుతున్నాము కాబట్టి స్థిరమైన స్థితి కూడా కెపాసిటర్ లలో కాన్స్టాంట్ వోల్టేజ్ అవుతుంది అంటే కరెంట్ 0 అవుతుంది ఈ సందర్భంలో కెపాసిటర్ల ద్వారాప్రవహించే కరెంట్ IR కరెంట్తో సమానంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా 0 ఇప్పుడు దీని యొక్క సమయ స్థిరాంకం అంటే ఎంత ఇది ఒక IR కేసు చాలా సులభం ఆ 1 మైక్రో సెకను ఏమిటి కాబట్టి t 0 ఉన్నప్పుడు ఈ సమీకరణం IR 7 mA e t 1 మైక్రో సెకను కానీ సాధ్యమైన పరిష్కారాలను గీయడం మనకు చాలా అంతర్దృష్టు లను ఇస్తుంది ఇది చాలా ఖచ్చితమైనది కాదు ఎందుకంటే మనం చేతితో స్కెచ్లు చేస్తున్నాము కానీ ఇది చాలా అంతర్దృష్టులను ఇస్తుంది కాబట్టి IR 2 మిల్లి ఆంప్స్ t 0 కి కొంచం ముందు 7 మిల్లియాంప్స్ కి చేరుకుంటుంది మరియు తరువాత 0 కి చేరుకుంటుంది కాబట్టి మనం ఏదైనా ఏకపక్ష సర్క్యూట్ కోసం దీన్ని చేయవచ్చు మనకు వోల్టేజ్ సోర్స్ లు మరియు కెపాసిటర్ల లూప్స్ ఉన్నప్పుడు అదనపు సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయాలను పరిష్కారానికి వెళ్ళే ముందు మొదట మనం సమయస్థిరాంకం విలువని నిర్ణయిస్తాము సోర్స్ లను 0 కి సెట్ చేస్తాము మరియు సమర్థవంతమైన కెపాసిటెన్స్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ విలువ సమయ స్థిరాంకం ఉంటుంది ఆపై మనకు t 0 వద్ద విలువలను నిర్ణయిస్తాము ఇది ఇన్షియల్ కండీషన్ ల నుండి మరియు కొన్ని సాధారణ సర్క్యూట్ విశ్లేషణ అది t 0 నుండి 0 కు విలువలను కనుగొంటాము ఇప్పుడు మనకు వోల్టేజ్ సోర్స్ కెపాసిటర్ లూప్స్ ఉంటేనే అది జరుగుతుందని మనకు తెలుసు ఇప్పుడు అన్ని రెసిస్టర్లని ఓపెన్ సర్క్యూట్ చేయండి ఇలా చేయటానికి ఈ కిందిది ఆధారం మనకు కెపాసిటర్ల ద్వారా అన్ని కనెక్షన్ల వద్ద ఏదైనా నిలిపివేతలు ఉంటే కెపాసిటర్ ద్వారా ఇన్పైనేట్ కరెంట్ ప్రవహిస్తుంది మరియు సర్క్యూట్ లోని అన్ని వోల్టేజీలు పరిమితంగా ఉన్నంతవరకు రెసిస్టర్ల ద్వారా నిర్దిష్ట కరెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు రెసిస్టర్ల నుండి పరిమిత కరెంట్స్ మరియు కెపాసిటర్ల నుండి అనంతమైన కరెంట్స్ కలిగి ఉన్న నోడ్లు ఉన్నాయి కాబట్టి మనం అన్ని పరిమిత కరెంట్ లను తీసివేస్తాము మరియు ఇన్పైనేట్తో పోల్చితే ఇది ఏ పరిమిత విలువలను అయినా స్పష్టంగా మార్చదు అది ఇక్కడ ఆలోచన కాబట్టి మనం సర్క్యూట్ లో అన్ని రెసిస్టర్లను ఓపెన్ సర్క్యూట్ చేసి సర్క్యూట్ విశ్లేషణ చేయండి మనకు వోల్టేజ్ సోర్స్ కెపాసిటర్ లూప్స్ ఉన్నప్పుడు మనం ఛార్జ్ ఆధారంగా దీన్ని చేయాలి ఇది కరెంట్ యొక్క డైరెక్ డెల్టా ఫంక్షన్ల ఆధారంగా మనం చేస్తారని చెప్పడం సమానం కాబట్టి మనం సర్క్యూట్ లో అన్ని రెసిస్టర్లను ఓపెన్ సర్క్యూట్ చేసి కెపాసిటర్ వోల్టేజ్లను కనుగొనాలి కానీ సర్క్యూట్ను పరిశీలించడం ద్వారా వోల్టేజ్ సోర్స్ లు మరియు కెపాసిటర్లను కలిగి ఉన్న లూప్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని చెప్పగలగాలి కాబట్టి ఇది మనకు సెట్ చేయబడిన విలువలను ఇది మనకు తెలియజేస్తుంది ఇది మనం మళ్ళీ సర్క్యూట్ లో అన్ని కెపాసిటర్లను ఓపెన్ సర్క్యూట్ చేయాలి ఎందుకంటే మనము పీస్ వైస్ కాన్స్టాంట్ ఇన్పుట్లను వర్తింపజేస్తున్నాము ఎందుకంటే కెపాసిటర్లలో వోల్టేజీలు కూడా పీస్ వైస్ గా స్థిరంగా ఉంటాయి కాబట్టి కెపాసిటర్లలోని వోల్టేజ్ స్థిరంగా ఉన్నప్పుడు దాని ద్వారా ప్రవహించే కరెంట్ 0 అందుకే మనము దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాము ఇది మనకు ఇతర రకాల ఇన్పుట్లకు చెల్లుబాటు కాదు అది పైకి క్రిందికి వెళుతున్న కెపాసిటర్ వోల్టేజ్ కూడా ఆ సందర్భంలో నిరంతరం మారుతుందని మనం ఆశిస్తాము స్పష్టంగా మనం అక్కడ ఏదైనా సర్క్యూట్ ని ఓపెన్ సర్క్యూట్ చేయలేము దాని ద్వారా ప్రవహించే కరెంట్స్ ఉంటాయి మనం చేయగల ఇన్పుట్ యొక్క పీస్ వైస్ కాన్స్టాంట్ యొక్క స్వభావం మాత్రమే మనకు ఉంది కాబట్టి చివరకు పరిష్కారం ఈ విధంగా ఉండవచ్చు వోల్టేజ్ల పరంగా వ్రాసాను కానీ ఇది కరెంట్ సోర్స్ కావచ్చు ఇది 0 కాబట్టి 0 కి సమానమైన అసంతృప్తులు ఉన్నాయో లేదో కూడా మనం కనుగొనవలసి ఉంది కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క వివరాల్లోకి వెళ్లకుండా మనం ఈ విషయాలను విశ్లేషించగలగాలి మనము ఇక్కడ కలిగి ఉన్న0 అనేది స్టెప్ యొక్క తక్షణ విలువ ఈ రకమైన మార్గం ద్వారా మొదట మనం కొన్ని స్టెప్ లను వర్తింపజేయాలి కొంత స్టెప్ ను వర్తింపజేస్తే అది కొంత విలువను చేరుకుంటుంది అది మనం నిర్ణయించే ఫైనల్ వ్వాల్యు కానవసరం లేదు దాన్ని తదుపరి స్టెప్ కోసం ఇన్షియల్ కండీషన్ గా ఉపయోగించాలి